ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలిసిస్ మరియు డిజైన్ యొక్క మాడ్యూల్ 9 కు తిరిగి స్వాగతం మనము ఆబ్జెక్ట్ మోడల్ యొక్క అంశాల గురించి చర్చిస్తున్నాము చివరి మాడ్యూల్ సంగ్రహణ మరియు ఎన్కప్సులేషన్ గురించి చర్చించాము మరియు ఈ మోడల్ యొక్క పూర్వ భాగంలో మాడ్యులారిటీ మరియు మాడ్యులారిటీ సాధించడానికి ఏమి ప్రయత్నించాలి మరియు దాని యొక్క ప్రాథమిక సూత్రాలు ఏమిటి అనే విభిన్న అంశాల గురించి మాట్లాడాము ఇంటెలిజెంట్ మాడ్యులరైజేషన్ తరువాత మనము సోపానక్రమం యొక్క 4 ప్రధాన అంశాలలో చివరిదాన్ని తీసుకుంటాము సోపానక్రమం ఒక ర్యాంకింగ్ లేదా సంగ్రహణ క్రమం కాబట్టి మనము సంగ్రహణల గురించి మాట్లాడినప్పుడు మాడ్యూల్ 8 లో దీని యొక్క సంగ్రహావలోకనం మీరు చూసేవారు మరియు సంగ్రహణలు కూడా క్రమానుగతంగా ఉండవచ్చని మనము చెప్పాము కాబట్టి మీరు దీనికి ప్రారంభించబడ్డారు కానీ సోపానక్రమం దాని స్వంత అవసరంతో ఆబ్జెక్ట్ మోడల్స్ కోసం ఇతర ముఖ్యమైన అంశాలలో ఉండటానికి అర్హత ఉంది మరియు దీనిని వర్ణించారు కనుక ఇది సంగ్రహణ యొక్క ర్యాంకింగ్ దీని అర్థం సిస్టమ్ కలిగి ఉన్న విభిన్న సంగ్రహణ వివరాల నుండి తక్కువ వివరాలకు తక్కువ వివరాలు ఖచ్చితంగా ఉన్నత స్థాయికి వెళుతుంది కాబట్టి ఇది ఒక కళాత్మక దృష్టిలో ఉంటుంది ఇది మీకు పిరమిడ్ ఇస్తుంది పని చేయడానికి నిర్మాణం వంటిది కాబట్టి మీరు పిరమిడ్ పైభాగంలో ఉంటే అప్పుడు మీరు చాలా సరళమైన మొత్తాన్ని చాలా సరళంగా చూడవచ్చు మీరు ఆ స్థాయిలో మాత్రమే సంగ్రహణలను ఉపయోగిస్తారు మీరు క్రిందికి వెళ్ళేటప్పుడు మీరు మరిన్ని వివరాలను మరియు వివిధ రకాల సోపానక్రమాలను చూస్తారు మరియు వాటిని పరిశీలిద్దాం మనము ఇక్కడ మళ్ళీ ఏమి మాట్లాడుతున్నామో దాని గురించి మీకు ఇప్పటికే కొన్ని సంగ్రహావలోకనాలు ఉన్నాయి కాబట్టి మనము ప్రత్యేకంగా సంక్లిష్ట వ్యవస్థల యొక్క కానానికల్ రూపం గురించి మాట్లాడినప్పుడు సంక్లిష్ట వ్యవస్థకు చాలా ముఖ్యమైన ఆర్తోగోనల్ సోపానక్రమం ద్వారా 2 పనికి మనము మిమ్మల్ని బహిర్గతం చేసాము క్లాస్ నిర్మాణాల సోపానక్రమం సాధారణంగా సంగ్రహణ సోపానక్రమం లేదా IS A సోపానక్రమం మరియు ఆబ్జెక్ట్ నిర్మాణం యొక్క సోపానక్రమం అని పిలుస్తారు దీనిని భాగం లేదా విభజన సోపానక్రమం లేదా HAS A సోపానక్రమం అని పిలుస్తారు క్లాస్ నిర్మాణం సోపానక్రమం సాధారణ ఆస్తి క్రమం మీద ఒక పొర మధ్య మరొకదానికి మధ్య వాటా ఎలా ఉంటుందో మీకు చూపిస్తుంది మరియు ఆబ్జెక్ట్ నిర్మాణం మీకు నియంత్రణ యొక్క సోపానక్రమం చూపిస్తుంది ఒక వస్తువు వేర్వేరు భాగాలు లేదా విభిన్న భాగాలతో కూడి ఉందని ఎలా అనుకోవచ్చు మరియు ఇది ఉప భాగాల పరంగా మరియు మొదలైన వాటి గురించి ఆలోచించవచ్చు కాబట్టి ఈ సందర్భంలో సాధారణ నిర్మాణం మరియు ప్రవర్తన సూపర్ క్లాస్ అని పిలువబడే వాటికి వలసపోతాయి కాబట్టి మనం చెప్పేది సోపానక్రమంలో ఉంది సోపానక్రమంలో అధికంగా సంభవించే క్లాస్ సోపానక్రమం సాధారణంగా విలోమ ఫ్రీజ్ పరంగా డ్రా అవుతుంది కాబట్టి క్లాస్ లు లేదా చెట్టులో ఉన్నత స్థాయిలో సంభవించిన సంగ్రహణలను సూపర్ క్లాస్ అని పిలుస్తారు మరియు సంబంధిత దిగువ స్థాయి సంగ్రహణను ఉప క్లాస్ అంటారు కాబట్టి మనము క్రింద ఉన్న రేఖాచిత్రాన్ని పరిశీలిస్తే ఇది రూట్ సంగ్రహణ అని మనము చెప్తున్నాము కాబట్టి ఈ మూలంలో ఒక వ్యవస్థ నిర్వచించబడుతుంది ఒకే కాన్సెప్ట్ వాహనం యొక్క నిబంధనలు కాబట్టి మీరు ఒక వాహనం అని చెబితే మనందరికీ ఏదో అర్థం అవుతుంది కాబట్టి మీరు స్పెషలైజేషన్ చెప్పినట్లు చాలా భిన్నంగా ఉంటుంది కానీ మనం చెప్పగలిగే వాహనం రవాణా చేయడానికి యాంత్రిక గాడ్జెట్ అని ఒక ఏకీకృత భావనల ద్వారా అన్నింటినీ మిళితం చేస్తుంది వాహనం రవాణా చేయడానికి యాంత్రిక గాడ్జెట్ అందువల్ల ఇది సాధారణ భావన అయితే మనం ఎప్పుడైనా వాహనాలు కనీసం ఉన్నాయని భూమిపై రవాణా చేసే ఉచిత రకాలు నీరు నీటి వాహనాలు మరియు గాలి వాయు వాహనాల ద్వారా రవాణా చేసే భూమి వాహనాలు కావచ్చు స్థలం కోసం వెళ్లే వాహనాలు ఒకటి కంటే ఎక్కువ మాధ్యమాలకు వెళ్ళగల వాహనాలు వంటి ఇతర రకాల వాహనాలు కూడా ఉండవచ్చు అందువల్ల మనం ఆ రకమైన సంక్లిష్టతకు వెళ్ళము కాని మనము ఈ విషయం చెప్పినప్పుడు ఇది కాన్సెప్ట్ సోపానక్రమం లేదా సంగ్రహణ సోపానక్రమం కాబట్టి ఇది మనము సూపర్ క్లాస్ అని చెప్పి వేరే రంగును ఉపయోగించుకుందాం ఇవి సబ్క్లాసెస్ ఇప్పుడు దయచేసి సూపర్ క్లాస్ మరియు సబ్ క్లాస్ సాపేక్ష భావనలు అని అర్థం చేసుకోండి కాబట్టి వాహనం ఒక సూపర్ క్లాస్ భూమి నీరు లేదా వాయు వాహనానికి సంబంధించి కానీ నేను ప్రత్యేకంగా నీటి వాహనాలపై దృష్టి కేంద్రీకరించాలంటే మళ్ళీ ఎరుపు రంగును తీయనివ్వండి నేను ప్రత్యేకంగా నీటి వాహనాలపై దృష్టి పెడితే ఓడలు పడవలు అవి ఈ నీటి వాహనం యొక్క ఉపవర్గాలు కాబట్టి ఇది ఇప్పుడు సూపర్ క్లాస్ అవుతుంది ఇది సబ్ క్లాస్ కనుక ఇది సోపానక్రమంలో ఉంది సాధారణీకరణ మరియు స్పెషలైజేషన్ పరంగా 2 భావనలు సంబంధం కలిగి ఉంటే అప్పుడు మనము సూపర్ క్లాస్ అనే పదాన్ని మరింత నైరూప్య లేదా మరింత సాధారణీకరించిన భావన లేదా సంగ్రహణ కోసం ఉపయోగిస్తాము ప్రత్యేకమైన మరింత నిర్దిష్ట క్లాస్ లేదా మరింత నిర్దిష్ట సంగ్రహణను సూచించడానికి మనము సబ్క్లాస్ని ఉపయోగిస్తాము ఇప్పుడు మనము ఈ సోపానక్రమం కోసం వెళుతున్నప్పుడు 2 వైపులా 2 దిశలు ఉన్నాయి మీరు ఖచ్చితంగా దిగువ నుండి దిగువ స్థాయికి ఉన్నత స్థాయికి వెళితే అప్పుడు మీరు బండి నుండి వెళ్ళేటప్పుడు మీరు ప్రత్యేక లక్షణాలను కోల్పోతున్నారని సాధారణీకరిస్తున్నారు భూమికి బండి చాలా పరిమిత రవాణా అని మీరు ఆస్తిని కోల్పోతారు పరిమిత సంఖ్యలో ప్రజల రవాణా లేదా పరిమిత వస్తువుల రవాణా అయితే బస్సు తప్పనిసరిగా పెద్ద సంఖ్యలో ప్రజల రవాణా కోసం మీరు పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఉన్న సామాన్యత ఏమిటంటే అవి రెండూ భూమిపై నడుస్తాయి మరియు అదేవిధంగా మీకు నీటితో కొంత సమానత్వం ఉంది మరియు మీరు వాహనానికి వెళ్ళినప్పుడు మీరు మరింత కోల్పోతారు వాహనం ఏ మాధ్యమంలో రవాణా చేయబడుతుందనే వాస్తవాన్ని కూడా మీరు కోల్పోతారు వాహనం నిజంగా రవాణా చేసే సాధారణీకరణను మీరు అలాగే ఉంచారు కాబట్టి ఇది జరుగుతూనే ఉంటుంది కాబట్టి మనం వేరే మార్గంలో వెళ్ళినప్పుడు అంటే మనం సాధారణీకరణ నుండి స్పెషలైజేషన్కు వెళ్ళినప్పుడు అప్పుడు సబ్క్లాస్ సూపర్ క్లాస్ నుండి పద్ధతులను జోడించవచ్చు సవరించవచ్చు లేదా దాచవచ్చు కాబట్టి వాహనం నేను రవాణా చేయగలనని చెప్పింది నేను నీటి వాహనాల విషయానికి వస్తే నేను కోర్సును రవాణా చేయగలనని ఇది జతచేస్తుంది సూపర్ క్లాస్ వాహనం నుండి నాకు అది లభించింది కాని నేను తేలుతాను అని మనము చేర్చుతాము కాబట్టి ఇది జరుగుతూనే ఉంటుంది కాబట్టి మనం వేరే మార్గంలో వెళ్ళినప్పుడు అంటే మనం సాధారణీకరణ నుండి స్పెషలైజేషన్కు వెళ్ళినప్పుడు అప్పుడు సబ్క్లాస్ సూపర్ క్లాస్ నుండి పద్ధతులను జోడించవచ్చు సవరించవచ్చు లేదా దాచవచ్చు కాబట్టి వాహనం నేను రవాణా చేయగలనని చెప్పింది నేను వచ్చినప్పుడు ఇది సాధారణంగా వాహనాల అవసరం కాదు కాని నీటి వాహనాలకు తేలియాడే అవసరం ఉంటుంది భూమి కంటే నీరు చాలా తక్కువ నిరోధకతను అందిస్తుంది కాబట్టి నేను చాలా తక్కువ శక్తిని కోల్పోతాను వంటి ఇతర కారకాలను చేర్చుతాను అందువల్ల నాకు ఇక్కడ ఎక్కువ ఆస్తులు వస్తున్నాయి తరువాత మనము క్రిందికి వెళ్ళినప్పుడు ఓడలో నీరు చేసే ప్రతిదీ ఉంది నీటి వాహనం ఉంది కానీ దానికి ఇంకా ఎక్కువ ఉంది నీటి వాహనాలు అప్పుడు నేను రవాణా చేయగలను అని జతచేస్తుంది సూపర్ క్లాస్ వాహనం నుండి నేను దానిని పొందాను కాని నేను తేలుతాను అని మనము చేర్చుతాము ఇది ఒక పెద్ద నీటి వాహనం ఇది సాధారణంగా మోటరైజ్ చేయబడి ఉంటుంది నేను పడవ గురించి మాట్లాడేటప్పుడు నేను సాధారణంగా నీటి వాహనాలను కలిగి ఉంటాను అవి మానవీయంగా నడిచే ఓర్లను కలిగి ఉంటాయి మరియు ఆ నౌకలన్నీ సాధారణంగా ఉంటాయి కనీసం ఈ రోజుల్లో ఎప్పుడూ ఒడ్లు ఉండవు అవి నీటి అడుగున చోదకాలు నడుపుతాయి మరియు మొదలైనవి మనము పై నుండి క్రిందికి స్పెషలైజేషన్ వెంట వెళ్తాము మనము వేర్వేరు పద్ధతులను జోడించవచ్చు మరియు సవరించవచ్చు వాస్తవానికి మనము ఒక పద్ధతిని దాచడానికి ప్రధానంగా ఉన్న సందర్భాలు ఉండవచ్చు ఉదాహరణకు నేను పక్కపక్కనే మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను నేను ఒక కాన్సెప్ట్ పక్షి గురించి మాట్లాడుతున్నాను అనుకుందాం కాబట్టి కాకి ఒక పక్షి అని నేను చెప్పగలను ఎందుకంటే పక్షి ఏదైనా చేయగలదు కాకి అలా చేయగలదు కాకి కావచ్చు ఇంకేమైనా చేయండి ఉదాహరణకు కాకి ఒక రకమైన ధ్వనిని ఒక నిర్దిష్ట మార్గంలో సృష్టించగలదు నేను ఈగిల్ కలిగి ఉండవచ్చు ఒక పక్షి ఇది పక్షి చేయగల ఏదైనా చేయగలదు కానీ అది ఇంకా ఎక్కువ చేయగలదు ఇది నిజంగా చాలా ఎత్తుకు వెళ్ళగలదు కాని ఇప్పుడు మనం ఇక్కడ ఉంచాలనుకుంటున్నాను ఉష్ట్రపక్షి అని చెప్పండి మనందరికీ ఉష్ట్రపక్షి ఒక పక్షి అని తెలుసు అది ఒక పక్షి అని మాకు తెలుసు పక్షి అయిన తరువాత ఒక పద్ధతి లేదా ఆస్తి ఎగరగలదని మనకు తెలుసు మనకు తెలిసిన ఉష్ట్రపక్షి ఎగరలేవు కాబట్టి మనము ఒక రకమైన వైరుధ్యంలోకి దిగుతాము మన సోపానక్రమం నియమం ఒక సబ్క్లాస్కు అన్ని పద్ధతులు లభిస్తాయని అది చేయగలదు క్రొత్త పద్ధతులను జోడించండి ఇది కొన్ని పద్ధతులను మార్చగలదు కానీ అది సూపర్ క్లాస్ వద్ద ఉన్న అన్ని పద్ధతులను పొందుతుంది సూపర్ క్లాస్లో ఫ్లై అని పిలువబడే ఒక పద్ధతి ఉంది పక్షులు ఎగరగలవు కాకి ఇన్హెరిటెన్స్గా వస్తుంది కాకి వస్తుంది కాకి ఎగురుతుంది ఈగిల్ వస్తుంది ఈగిల్ ఎగురుతుంది డేగ ఇతర పద్ధతిని జోడించగలదు అది ఏ కాకిని గ్లైడ్ చేయగలదు కాని నేను ఉష్ట్రపక్షికి వస్తాను ఇది ఎగురుతుంది కాబట్టి ఇది ఒక సోపానక్రమంలో ప్రత్యేకత కోసం క్రొత్త లక్షణాలను జోడించడం మాత్రమే కాదు అని చూపించడానికి ఇది ఒక నిర్దిష్ట ఉదాహరణ మాత్రమే కాదు పద్ధతి పనిచేసే విధానాన్ని మార్చవచ్చు పక్షులు ఎగురుతున్న విధానాన్ని మార్చవచ్చు అవి పక్షులు పునరుత్పత్తి చేసే విధానాన్ని మారుస్తాయి మరియు సూపర్ క్లాస్ ఉన్న కొన్ని పద్ధతులను మీరు నిజంగా విస్మరించాల్సి ఉంటుంది కాబట్టి మీరు అన్నింటినీ చూడాలి సూపర్ క్లాస్ ల నుండి పద్ధతులను జోడించడం సవరించడం మరియు దాచడంadd modify and hide కాబట్టి సోపానక్రమం ప్రాథమికంగా డేటా సంగ్రహణను అందిస్తుంది మరియు నా ఉద్దేశ్యం సోపానక్రమం డేటా సంగ్రహణ పైన అందిస్తుంది ఇది ఒక యంత్రాంగాన్ని అందించడానికి ప్రయత్నిస్తుంది దీని ద్వారా లక్షణాలు ఒక పొర నుండి మరొక పొర వరకు ప్రచారం చేయబడతాయి ఒకసారి మనం సంగ్రహణ చేసినట్లు మనం చూడవచ్చు అందువల్ల మనం ఇప్పటికే 3 ప్రధాన అంశాలను చేసాము కాబట్టి ఇక్కడ సంగ్రహణ అని మనకు తెలుసు కాబట్టి నేను ఒక భావనను సంగ్రహించాను అప్పుడు ఆ సంగ్రహణపై మనకు తెలుసు అక్కడ ఎన్కప్సులేషన్ ఉంచడం కాబట్టి మనం ఎన్కప్సులేషన్లో ఉంచిన క్షణం మనము రాష్ట్రంలో పద్ధతులను దాచడానికి అపారదర్శక అవరోధం ఉంచాము అమలు సాధ్యం కాదని మనము చెప్పాము ఎందుకంటే అది కప్పబడి ఉంటుంది ఇప్పుడు నేను ఇక్కడకు వస్తున్నానని మరియు ఇక్కడ నాకు వాహనం ఉందని చెప్పాలనుకుంటున్నాను ఇది రవాణా చేయగలదు మరియు తరువాత నాకు ల్యాండ్ వెహికల్ ఉంది అప్పుడు నాకు కారు ఉంది ఇప్పుడు నేను నా సంగ్రహణ మరియు ఎన్క్యాప్సులేషన్ను సరైన మార్గంలో చేసి ఉంటే అప్పుడు ఇది కప్పబడి ఉంటుంది వాహనం యొక్క లక్షణాలు కప్పబడి ఉంటాయి రవాణా ఎలా జరుగుతుందో భూమి వాహనం ఎలా నిర్వచిస్తుంది రవాణా ఎలా జరుగుతుందో సాధారణంగా వాహనాలు చెప్పలేవు కాబట్టి ఇది కేవలం రవాణా యొక్క నైరూప్య భావన భూమి వాహనం కొన్ని భౌతిక చట్టాలను ఉపయోగించి రవాణా చేయవలసి ఉంటుంది అన్ని వాహనాలు కొన్ని భౌతిక చట్టాలను ఉపయోగించి రవాణా చేయవలసి ఉంటుంది భూమి వాహనాలు ఘర్షణ లేదా లేకపోవడం 1312 ఘర్షణ గురుత్వాకర్షణ మరియు అన్నింటినీ ఉపయోగిస్తాయి నీటి వాహనాలు తేలిక మూడవ చట్టం మొదలైనవాటిని ఉపయోగిస్తాయి ఇప్పుడు కాబట్టి నిబంధనలలో స్వాభావిక వైరుధ్యం ఉంది మనము సోపానక్రమాలను సృష్టించాలనుకున్నప్పుడు మనము నైరూప్య మరియు చుట్టుముట్టబడిన మార్గం ఇక్కడ సూపర్ క్లాస్ నుండి సబ్క్లాస్కు ప్రచారం చేయడానికి లక్షణాల పద్ధతులు కావాలి ఇప్పుడు ఇది వేర్వేరు అమలు భాషలు వేర్వేరు ప్రోగ్రామింగ్ భాషల ద్వారా వివిధ మార్గాల్లో ప్రత్యేకంగా నిర్వహించబడుతుంది ప్రత్యేకించి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ పరంగా సి లేదా జావా బాగా ప్రాచుర్యం పొందటానికి ఒక కారణం ఏమిటంటే ఈ భాషలు మీకు సంక్షిప్తతను మరియు ఎన్కప్సులేషన్ను గౌరవించగల యంత్రాంగాలను అందించడానికి గొప్ప సౌలభ్యాన్ని అనుమతిస్తాయి అదే సమయంలో సోపానక్రమాలను సృష్టించండి కాబట్టి మనము ఈ కోర్సులో భాషా నిర్మాణాల గురించి లోతుగా చర్చించబోతున్నాము దృశ్యమానత వంటి భావనలు ఉన్నాయని మీరు అర్థం చేసుకోవడం మంచిది మీ ఎన్క్యాప్సులేషన్లో మీరు వివిధ గ్రేడ్ల ఎన్క్యాప్సులేషన్ను సృష్టించవచ్చు ఎన్కాప్సులేషన్ యొక్క విభిన్న సచ్ఛిద్రత కొన్ని ఎన్క్యాప్సులేషన్ను ప్రైవేట్ అని పిలుస్తారు ఇవి పూర్తిగా లోపల ఉన్నాయి ఆ క్లాస్ మీరు ఆ సంగ్రహణ లోపల ఉంటేనే మీరు ఆ లక్షణాలను ఉపయోగించగలరు ఆ పద్ధతులను ఉపయోగించగలరు ఇతర తీవ్రత ప్రాథమికంగా మీరు అందించాలనుకున్న కాంట్రాక్టు ఇంటర్ఫేస్ లను గౌరవించటానికి ఎన్క్యాప్సులేషన్ యొక్క బహిర్గతం చేసే భాగాన్ని అందించడం ఇది ఒక పబ్లిక్ భాగం ఎవరైనా మరియు ప్రతి ఒక్కరూ చూడగలిగే ప్రజా దృశ్యమానత ఇప్పుడు ఈ 2 మీ సోపానక్రమం సమస్యలను పరిష్కరించవు కాబట్టి సి జావా ఈ రకమైన భాషలు చాలా ఆసక్తికరమైన రకమైన ఇంటర్మీడియట్ దృశ్యమానతను లేదా ఇంటర్మీడియట్ ఎన్క్యాప్సులేషన్ గ్రాన్యులారిటీని పరిచయం చేస్తాయి మీరు వేర్వేరు అమలు భాగాలు రక్షించబడ్డారని మీరు చెప్పే చోట అవి ప్రైవేటుగా ఉన్నట్లుగా క్లాస్ కి అందుబాటులో ఉంటాయి పబ్లిక్ కూడా అలాగే ఉన్నాయి కానీ ఇది ప్రత్యేకంగా అందుబాటులో ఉంది రక్షిత యొక్క ప్రధాన భాగం ఇది ఉపవర్గాలకు అందుబాటులో ఉంది కానీ ఇవి ప్రజలకు అందుబాటులో లేవు కాబట్టి రక్షిత భాగాలు కాంట్రాక్టు ఇంటర్ఫేస్ లో భాగం కావు అవి నిర్మాణం యొక్క అమలు యొక్క పొడిగింపు మాత్రమే కానీ సోపానక్రమం యొక్క సాక్షాత్కారం సాధ్యమయ్యేలా చేయడానికి వాటిని సోపానక్రమం వెంట ప్రచారం చేయవచ్చు కాబట్టి ఇది ఒక రకమైనది కొంచెం ప్రారంభమైంది మీరు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ యొక్క సంభావిత అంశాల మధ్య నా గొప్పదాన్ని తెలుసుకోవడం ప్రారంభించారు విశ్లేషణ మరియు రూపకల్పన మరియు అమలులో ఇది ఎలా ఉంటుందో నెమ్మదిగా మిమ్మల్ని దగ్గరకు తీసుకువెళుతుంది కాబట్టి మీకు ఈ సంగ్రహావలోకనం ఇవ్వడానికి సోపానక్రమంలో భాగంగా చర్చించాల్సిన ఈ భాగాన్ని చేర్చాను ఇది ఈ మొత్తం ఉదాహరణలోని ప్రతిదీ కాదు సరిగ్గా సజావుగా కలిసిపోతాయి సోపానక్రమం వంటి మనము విధించాల్సిన కొన్ని అంశాలు సంక్లిష్టతను నిర్వహించడానికి చాలా క్లిష్టమైనవి సంగ్రహణ మరియు ఎన్కప్సులేషన్ కోసం మీరు చేసిన కొన్ని ఇతర సంగ్రహలకు విరుద్ధంగా ఉన్నాయి కానీ ఇది హైలైట్ చేయడమే ఎందుకంటే ఆందోళన చెందకండి మీరు చివరకు సిస్టమ్ అమలుకు వచ్చినప్పుడు భాషలు ఆ భాషలను జాగ్రత్తగా చూసుకోగలుగుతారు మనము UML గురించి మాట్లాడేటప్పుడు వస్తువుల నమూనాల యొక్క విభిన్న అంశాలను UML భాషలోకి అనువదిస్తాము UML సోపానక్రమాలపై ఈ వైవిధ్యమైన దృశ్యమానత మరియు ఎన్క్యాప్సులేషన్ యొక్క సచ్ఛిద్రతను వ్యక్తపరచగలుగుతాము ఇప్పుడు ఈ పరంగా మీరు అర్థం చేసుకోవలసిన మరియు గుర్తుంచుకోవలసిన పదాల వంటివి ఉన్నాయి ఒక సోపానక్రమంలో ఒక సూపర్ క్లాస్ ఉన్నప్పుడు సింగిల్ ఇన్హెరిటెన్స్ అనే పదాన్ని సూచిస్తాము మరియు ప్రత్యేకమైన సబ్ క్లాస్ ఉంది కాబట్టి మనము ఇలా చెబుతాము 1741 నుండి 1947 వరకు వీడియో లేదా ఆడియో లేదు ఇక్కడ ఒకే ఇన్హెరిటెన్స్లో మనము ఇది సింగిల్ సూపర్ క్లాస్ అని మరియు ఇది పైన పేర్కొన్నది B అని A అని వ్రాస్తాము కనుక ఇది సింగిల్ ఇన్హెరిటెన్స్ అని పిలువబడే సాధారణ ప్రదర్శన మరియు మనము హైడ్రోపోనిక్ గార్డెనింగ్ వ్యవస్థను సూచిస్తే పండు పెరుగుతుంది ప్రణాళిక IS పెరుగుతున్న ప్రణాళిక కాబట్టి ఇవన్నీ స్పెషలైజేషన్లు మరియు ఇవి స్పెషలైజేషన్లు మరియు ఇవి సాధారణీకరణలు మరియు పెరుగుతున్న ప్రణాళిక అది కలిగి ఉన్న అత్యంత సాధారణ సూపర్ క్లాస్ కావచ్చు సింగిల్ వారసత్వాన్ని కూడా బహుళ స్థాయిలలో విస్తరించవచ్చు కాబట్టి ఇక్కడ మనకు అదే ఉంది మనకు B ఒక A మరియు తరువాత మనకు C ఒక B ఉంది వాహన ఉదాహరణ పరంగా మనము ఇప్పటికే ఈ సందర్భాలను చూశాము కాబట్టి ఇది జరిగినప్పుడు అప్పుడు అది బహుళస్థాయి ఇన్హెరిటెన్స్ అని మనము చెప్తాము అంటే ఇన్హెరిటెన్స్ కేవలం 2 స్థాయిల మధ్య కాదు అది 2 స్థాయిల కంటే ఎక్కువ కాబట్టి మేనేజర్ లీడ్ ఎల్ఎంఎస్ మేనేజ్మెంట్ సిస్టమ్ను మేనేజర్ లీడ్ లీడ్ చేయగలిగేది ఏదైనా చేయగలరు సీసం ఎగ్జిక్యూటివ్ ది అదే ఆస్తి ఉద్యోగి వలె ఎగ్జిక్యూటివ్ కాబట్టి ఉద్యోగి అత్యంత సాధారణీకరించబడిన సూపర్ క్లాస్ మరియు మేనేజర్ బహుళస్థాయి ఇన్హెరిటెన్స్ యొక్క మొత్తం సోపానక్రమంలో అత్యంత ప్రత్యేకమైన సబ్క్లాస్గా ఉంటుంది బహుళ వారసత్వ పరంగా వేరే భావన వస్తుంది బహుళ ఇన్హెరిటెన్స్గా మీకు ప్రాథమికంగా ఒకటి కంటే ఎక్కువ సూపర్ క్లాసులు ఉన్నాయి ఇవి ఉమ్మడిగా సాధారణ సబ్క్లాస్లో ప్రత్యేకత కలిగివుంటాయి కనుక ఇది జరిగినప్పుడల్లా మనకు బహుళ ఇన్హెరిటెన్స్ ఉందని చెప్తాము ఎందుకంటే ఇది ఎప్పుడు జరుగుతుంది సి క్లాస్ సి లక్షణాలు A క్లాస్ A యొక్క పద్ధతులు మరియు క్లాస్ B యొక్క పద్ధతులు మరియు బహుళ ఇన్హెరిటెన్స్ ఆనందిస్తుంది అనేది కళ జీవితం యొక్క సాధారణ వాస్తవికత మనము ఎప్పటికప్పుడు ఆడుతున్న వివిధ పాత్రల నుండి బహుళ ఇన్హెరిటెన్స్ వస్తుంది ఉదాహరణకు నేను క్రమం తప్పకుండా ఉన్నాను మనం ఈ కోర్సులో క్రమం తప్పకుండా 3 బోధనా సహాయం TA లు హిమాద్రి శ్రీజోని మరియు తన్విHimadri Srijoni and Tanwi మరియు కాబట్టి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు మరియు టిఎస్ క్లాస్ ల గురించి ఆలోచించండి మరియు ఏమి జరుగుతుంది మాకు విద్యార్థులు ఉంటారు విద్యార్థి యొక్క ప్రత్యేక ఆస్తి ఏమిటి ఇది కీ సంగ్రహణ ఎందుకు ఎందుకంటే విద్యార్థుల అధ్యయనం మనకు ఉపాధ్యాయులు ఉన్నారు ఉపాధ్యాయుల ప్రత్యేక లక్షణాలు ఏమిటి వారు కూడా అధ్యయనం చేయాలి కాని ఉపాధ్యాయుల లక్షణాలను వేరుచేయాలి వారు కూడా అధ్యయనం చేయాలి కానీ పాత్రను వేరు చేయడం ఒక బోధ TA అంటే ఏమిటి TA బోధించవలసి ఉంది ఎందుకంటే ఆమె టీచింగ్ అసిస్టెంట్ కానీ టీచింగ్ అసిస్టెంట్గా ఉండటానికి మీరు విద్యార్థి కావాలి కాబట్టి టీచింగ్ అసిస్టెంట్ ఒక TA నుండి ప్రత్యేకత కలిగి ఉంటారు ఇది విద్యార్థుల నుండి కొన్ని లక్షణాలను కొన్ని లక్షణాలను పొందుతుంది గురువు కాబట్టి ఇది మనకు అవసరమయ్యే బహుళ వారసత్వానికి చాలా ప్రత్యక్ష ఉదాహరణ మరియు మీరు కొంచెం ఎక్కువ ఆలోచిస్తే మీకు సబ్క్లాస్ యొక్క శక్తి యొక్క అన్ని రకాల లక్షణాలు అవసరమని మీరు కనుగొంటారు సబ్క్లాస్ టిఎ పద్ధతులను జోడించడానికి సవరించడానికి మరియు దాచడానికి ఉదాహరణకు TA సంకేతాలకు సహాయపడగలదు TA అసైన్మెంట్లను అంచనా వేయగలదు కాని TA తుది క్లాస్ ని ఇవ్వదు ఏ ఉపాధ్యాయులు చేయగలరు కాబట్టి నేను ఇక్కడ చెప్పినట్లుగా TA ఒక ఉపాధ్యాయుడని చెబితే అప్పుడు TA విద్యార్థులకు గ్రేడ్ అవార్డు ఇవ్వగలిగే పద్ధతిని ఇన్హెరిటెన్స్గా పొందుతుంది అయితే అదే సమయంలో అది విద్యార్థి నుండి చాలా లక్షణాలను పొందుతుంది ఇది బహుశా పూర్తిగా ఆస్వాదించగలుగుతుంది కాబట్టి ఇది బహుళ ఇన్హెరిటెన్స్ యొక్క ప్రాథమిక సందర్భం ఇది మీకు హెచ్చరించాలనుకుంటున్నాను ఇక్కడ మరొక భిన్నమైన ఉదాహరణ ఉంది ఇది మీరు మీరే తయారు చేసుకోవచ్చు బహుళ వారసత్వాన్ని గుర్తించడం చాలా సులభం కాదు ఎందుకంటే బహుళ వారసత్వాన్ని గుర్తించడం చాలా సులభం కాదు ఎందుకంటే బహుళ ఇన్హెరిటెన్స్తో వ్యవహరించడంలో ప్రాథమిక సైద్ధాంతిక సంభావిత సమస్యలు చాలా ఉన్నాయి వాటిలో కొన్ని దానికి సంబంధించినవి మీరు 2 వేర్వేరు సూపర్ క్లాస్ ల నుండి అదే పద్ధతిని ఇన్హెరిటెన్స్గా పొందినట్లయితే మీరు ఉప క్లాస్ లో ఎలా ప్రవర్తించాలి కాబట్టి బహుళ ఇన్హెరిటెన్స్తో వ్యవహరించే విషయంలో వేర్వేరు డిజైన్ సూత్రాలు ఉన్నాయి మరియు వాస్తవ ఇమెయిల్ మోడలింగ్ సమయం వచ్చినప్పుడు వాటిలో కొన్నింటి గురించి మాట్లాడుతాము తరువాత క్రమానుగత ఇన్హెరిటెన్స్ ఉంది ఇది ప్రాథమికంగా మీరు ఒక సాధారణ సూపర్ క్లాసుల నుండి ప్రత్యేకమైన ఒకటి కంటే ఎక్కువ సబ్క్లాస్లను కలిగి ఉన్నప్పుడు ఇది మనము తీసుకున్న వాహన ఉదాహరణ పరంగా మనం ఇప్పటికే చాలా చూశాము ఇక్కడ నేను క్షీరదాల ఆధారంగా మరొక ఉదాహరణను చూపించాను కాబట్టి ఈ క్షీరదం చాలా సాధారణీకరించబడిన సూపర్ క్లాస్ అప్పుడు మనకు పిల్లి కుక్క గుర్రం ఏనుగు అన్ని వేర్వేరు ఉపవర్గాలు ఉన్నాయి అవి ఇతర ఉపవర్గాలను కలిగి ఉంటాయి కాబట్టి మనకు ఈ రకమైన వారసత్వ నిర్మాణం ఉన్నప్పుడు మనము క్రమానుగత ఇన్హెరిటెన్స్ కలిగి ఉండండి ఇప్పుడు వాస్తవానికి ఏమి జరుగుతుందో మీకు ఉండదు తరచుగా మీకు స్వచ్ఛమైన ఒకే ఇన్హెరిటెన్స్ లేదా ఒకే బహుళస్థాయి ఇన్హెరిటెన్స్ లేదా క్రమానుగత ఇన్హెరిటెన్స్ లేదా బహుళ ఇన్హెరిటెన్స్ ఉండదు మీరు సాధారణంగా వాటి మిశ్రమాన్ని కలిగి ఉంటారు మరియు అందువల్ల మీరు ఇక్కడ చూడగలిగినట్లుగా తరచుగా మీకు హైబ్రిడ్ వారసత్వ పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్లో మీరు ఇక్కడ మరింత స్వచ్ఛమైన క్రమానుగత వారసత్వాన్ని కలిగి ఉన్నారని మీరు చూడవచ్చు ఇక్కడ మీకు ఎక్కువ బహుళ ఇన్హెరిటెన్స్ యొక్క స్వచ్ఛమైన రూపం మరియు మీరు నిర్మాణం యొక్క ఈ భాగాన్ని పరిశీలిస్తే మీకు బహుళస్థాయి ఇన్హెరిటెన్స్ ఉంటుంది కాబట్టి హైబ్రిడ్ ఇందులో వివిధ రకాల వారసత్వ నిర్మాణాన్ని కలపగలదు మరియు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డిజైన్లో ఉన్నవారికి సోపానక్రమాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మరియు ఈ ఇన్హెరిటెన్స్గా వచ్చిన నిర్మాణం ఇది వ్యవస్థల సంక్లిష్టతను పరిమితం చేయడానికి చాలా దూరం వెళ్ళే ఒక గొప్ప సాధనం ఎందుకంటే ఒక సబ్క్లాస్ ఒక సూపర్ క్లాస్ మొత్తాన్ని చాలా తక్కువ మార్పుల చేరికలతో ఇన్హెరిటెన్స్గా పొందగలదని మీరు అర్థం చేసుకోవచ్చు మరియు దాచడం మీకు తెలుసు అప్పుడు మీకు కోడ్ వాడకానికి గొప్ప అవకాశం ఉంది మీరు పనిచేస్తున్న సంగ్రహణ యొక్క మొత్తం భావనను మీరు గొప్పగా ఎలా ఉపయోగించుకోవాలో మాడ్యూరైజ్ ఎలా చేయాలో మాకు గొప్ప విషయం ఉంది కాబట్టి సోపానక్రమం యొక్క ప్రధాన పరిణామం ఈ భిన్నమైన వారసత్వ రూపాలు కాబట్టి ఈ మాడ్యూల్లో సంగ్రహంగా చెప్పాలంటే ఆబ్జెక్ట్ మోడళ్ల యొక్క ప్రధాన అంశాలపై మనము ముగించాము వాటిలో 4 ఉన్నాయి 2 ముందే జరిగాయి మరియు ఇక్కడ మనము మాడ్యులారిటీ మరియు సోపానక్రమం గురించి మాట్లాడాము మాడ్యులారిటీతో వ్యవహరించే ఇతర ప్రధాన అంశాలలో రెండు ఖచ్చితంగా ఆందోళనను వేరుచేయడం ఆందోళన యొక్క మంచి విభజన మీరు కోడ్ సంస్థ పరంగా చేయవచ్చు అమలులో మాకు మంచి మాడ్యులారిటీ ఉంది మరియు మనము దాని కోసం అనేక సూత్రాల గురించి మరియు సోపానక్రమం గురించి మాట్లాడాము ఒక వస్తువు యొక్క వారసత్వ కారకంతో వ్యవహరిస్తుంది మరియు ఈ 2 కలిసి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ సిస్టమ్స్ యొక్క మంచి డిజైన్ చేయడంలో సంగ్రహణ మరియు ఎన్క్యాప్సులేషన్కు మద్దతు ఇస్తాయి ఇప్పుడు తరువాతి మాడ్యూల్లో మనము అవసరం లేని చిన్న అంశాలను తీసుకుంటాము కాని మాడ్యూల్ 10 లో ఉండే సిస్టమ్ యొక్క వాస్తవ సంబంధిత కార్యాచరణను అందించడానికి చాలా ఉపయోగకరమైన అంశాలు